నేటి ఉపన్యాసంలో ఇచ్చిన డేటా సెట్లో అతి చిన్న సంఖ్యను కనుగొనడానికి మనము అల్గారిథమ్లను చూడబోతున్నాము మనము చూడబోయే సమస్య యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది రికర్సివ్ అల్గోరిథం మరియు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి అత్యంత సరళమైన అల్గారిథమ్తో పోలిస్తే ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది సమస్య మరియు ప్రశ్న ఏమిటంటే మీకు ఒక అర్రేలో n విభిన్న సంఖ్యలు ఇవ్వబడ్డాయి ఇన్పుట్లో ఇవ్వబడిన అతి చిన్న ఎలిమెంట్ ను కనుగొనడమే సమస్య యొక్క లక్ష్యం విలువ i కూడా ఇన్పుట్లో భాగంగా ఇవ్వబడింది మరో మాటలో చెప్పాలంటే మనము ఇచ్చిన డేటాలో సరిగ్గా i 1 ఎలిమెంట్ ల కంటే పెద్దదిగా ఉండే ఎలిమెంట్ లను కనుగొనాలనుకుంటున్నాము ప్రశ్నను పరిష్కరించడానికి ఒక సహజ విధానం ఏమిటంటే ఇచ్చిన n విభిన్న ఎలిమెంట్ లను అసెండింగ్ ఆరోహణ క్రమంలో సార్ట్ చేయడం మరియు n log n సమయ క్రమంలో అమలు చేయడానికి తెలిసిన మెర్జ్ సార్ట్ వంటి అల్గారిథమ్ను ఉపయోగించవచ్చు ఆపై మనము ith ఎలిమెంట్ ను సార్ట్ అయిన అర్రే లో తిరిగి ఉంచుతాము ఇది ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తుంది ఈ ఉపన్యాసం యొక్క దృష్టి ఏమిటంటే మనం మెరుగైన ఎంపిక అల్గారిథమ్లను రూపొందించగలమో లేదో చూడటం మరో మాటలో చెప్పాలంటే చివరి సందర్భంలో n క్రమంలో అమలు చేసే ఎంపిక అల్గారిథమ్లను రూపొందించడం మన లక్ష్యం మనము చూడబోయే అల్గోరిథం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన మీడియన్ భావన మీడియన్ యొక్క నిర్వచనాన్ని గుర్తుకు తెచ్చుకుందాం మీడియన్ అనేది ఇచ్చిన సంఖ్యల సెట్లో మధ్య ర్యాంక్ గల ఎలిమెంట్ డేటాసెట్లో n విభిన్న బేసి సంఖ్యలు ఉంటే మధ్య ర్యాంక్ ఎలిమెంట్ లు ప్రత్యేక ఎలిమెంట్ n నిజానికి ఈవెన్ అయితే 2 మధ్యస్థాలు ఉంటాయి ఎలిమెంట్ లు n2 ద్వారా ర్యాంక్ చేయబడినవి మరియు n2 ప్లస్ 1తో ర్యాంక్ చేయబడిన ఎలిమెంట్లు n బేసి అయితే మనము ర్యాంక్ ఫ్లోర్ n 1 2 ఉండే ఎలిమెంట్ ని మీడియన్ గా నిర్వచిస్తాము ఇది ఒకే ఎలిమెంట్ మరియు n ఈవెన్ అయితే ఇది n2 వ ర్యాంక్ ఎలిమెంట్ Ith ర్యాంక్ చేయబడిన ఎలిమెంట్ ను గుర్తించే ఆలోచన ఏమిటంటే మనము రికర్షన్ ని ఉపయోగిస్తాము మరియు అర్రేలోని ఎలిమెంట్ లను ఇచ్చినట్లయితే మనము a1 నుండి ఎలిమెంట్ ar సూచిక ఆధారంగా అర్రేలోని ఎలిమెంట్లను 2 భాగాలుగా విభజించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అర్రేలోని మొదటి r ఎలిమెంట్లు అర్రేలోని r 1వ ఎలిమెంట్ కంటే చిన్నవిగా ఉంటాయి మరియు r 2 నుండి n వరకు ఉన్న ఎలిమెంట్స్ మిగిలిన ఎలిమెంట్లు r 1 కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటాయి నిజానికి r విలువ iని కలిగి ఉంటే మనము నిజంగా ith ర్యాంక్ చేసిన ఎలిమెంట్ ను కనుగొన్నాము ఇది చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే మొదటి i 1 ఎలిమెంట్లు ith ఎలిమెంట్ కంటే చిన్నవి అందువల్ల ar అనేది r i కి ith ర్యాంక్ గల ఎలిమెంట్స్ అవుతాయి మనము కొన్ని జాగ్రత్తగా ఎంచుకున్న r కోసం దీన్ని చేయబోతున్నాము తద్వారా మనకు కావలసిన సమర్థవంతమైన అల్గారిథమ్ను పొందవచ్చు దీన్ని చేయడానికి మార్గం ఏమిటంటే r iకి సమానం కాకపోతే పరిష్కరించడానికి మనకు రికర్షన్ ద్వారా చిన్న ఉప సమస్యలు ఉన్నాయని మనము నిర్ధారిస్తాము కాబట్టి మనము వీలైనంత త్వరగా ith ర్యాంక్ ఎలిమెంట్ ని పొందవచ్చు కాబట్టి ఇప్పుడు మనము రికర్షన్ను సెటప్ చేస్తాము నిజానికి i r కంటే చిన్నది అయితే a1 నుండి ar సెట్లో ith ర్యాంక్ ఉన్న ఎలిమెంట్ ను మనం కనుగొంటాము ఇది నిజంగా అత్యంత సహజమైన విషయం r అనేది i కంటే పెద్దది మరియు r క్రింద ఉన్న అన్ని ఎలిమెంట్లు అర్రేలో 1 నుండి r వరకు ఉన్న అన్ని ఎలిమెంట్ల సూచికలు a లేదా నిజానికి r కంటే చిన్నవి అందువలన ith ర్యాంక్ ఎలిమెంట్ కూడా r కంటే చిన్న సూచికను కలిగి ఉంటుంది అందువల్ల a1 నుండి ar పరిధిలోని ఎలిమెంట్ల కోసం a1 నుండి ar పరిధిలోని ith ర్యాంక్ ఎలిమెంట్ కోసం శోధించడం సహజం i అనేది r కంటే ఎక్కువ మనము r ప్లస్ 2 నుండి n వరకు పరిధిలో ఉన్న i మైనస్ rth ర్యాంక్ ఎలిమెంట్ కోసం వెతుకుతున్నాము ఏ సందర్భంలోనైనా మనకు చిన్న రికర్సివ్ ఉప సమస్యలు ఉన్నాయని స్పష్టమవుతుంది అయితే మన సమర్థవంతమైన రన్నింగ్ టైమ్ని పొందడానికి విభజనలో 2 భాగాలు దాదాపు ఒకే పరిమాణంలో ఉండటం మంచిది అని మనము చూస్తాము మరియు మనము దీన్ని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము ఈ మొత్తం అల్గోరిథం రూపకల్పనకు వెళ్దాం మనము ఈ అల్గోరిథంను సెలెక్ట్ ఎంపిక ప్రక్రియగా సూచిస్తాము ఈ విధానంలో 2 ఆర్గ్యుమెంట్ లు ఉన్నాయి అర్రే A మరియు ర్యాంక్ i ఈ సెలెక్ట్ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ఏమిటంటే అర్రే Aలోని ith ర్యాంక్ ఎలిమెంట్ యొక్క విలువను అందిస్తుంది ai అనేది రికర్సివ్ ఫంక్షన్ రికర్సివ్ ఫంక్షన్ని గుర్తుకు తెచ్చుకుందాం ఇది వివిధ పారామితులతో తనకు తానుగా కాల్ చేసుకునే ఫంక్షన్ ఇప్పుడు మనం చేసేది ఏమిటంటే మనము విభజన చేయడానికి ప్రయత్నిస్తాము r ఇండెక్స్ ఆధారంగా అర్రేని విభజించడానికి మనము ఒక విధానాన్ని రూపొందించాము దీన్ని చేయడానికి మనం చేసేది ఏమిటంటే n ఎలిమెంట్లను తీసుకొని దానిని n5 సమూహాలగా విభజించడం n5 సమూహాలు సూచిక 1 నుండి 5 వరకు ఉన్న ఎలిమెంట్లుA6 నుండి A11 వరకు ఎలిమెంట్లు మరియు an 5 నుండి an వరకు చివరి సమూహం 5 కంటే చిన్నదిగా ఉండవచ్చని ఇక్కడ గమనించడం ముఖ్యం ఉదాహరణకు n అనేది 5 యొక్క గుణకం కాకపోతే స్పష్టంగా చివరి సమూహం 5 కంటే తక్కువగా ఉంటుంది ఈ సమూహాలలో ప్రతిదానిలో మనము మధ్యస్థాన్ని కనుగొంటాము ఎలిమెంట్ ప్రతి సమూహంలో చివరిది మినహా 5 ఎలిమెంట్లు ఉన్నాయని గుర్తుంచుకోండి ఈ చర్చ ప్రయోజనం కోసం చివరిది కూడా 5 అంశాలను కలిగి ఉందని అనుకుందాం మరియు మనము వీటిలో ప్రతి n5 సమూహాల లో మీడియన్ ఎలిమెంట్ ను ఎంచుకుంటాము మరియు దీని కోసం మనం ఇన్సర్షన్ సార్ట్ ని ఉపయోగించవచ్చు మరియు 5 ఎలిమెంట్లను సార్ట్ చేయవచ్చు మరియు మీడియన్ ని ఎంచుకోవచ్చు మరో మాటలో చెప్పాలంటే ఇది ప్రతి సమూహంలో మూడవ ర్యాంక్ ఎలిమెంట్ అవుతుంది మనం చేసేది ఏమిటంటే ఈ మధ్యస్థ ఎలిమెంట్లను ఈ సమూహములలో ప్రతిదాని నుండి మనము అర్రే mలో విజువలైజ్ చేస్తాము ఇప్పుడు మనము ఇక్కడ రికర్షన్ యొక్క మొదటి ఉపయోగం మనము అర్రే mని చూస్తాము మరియు అర్రే Mలో n 5 ఎలిమెంట్లలో మీడియన్ ని కనుగొనమని అడుగుతాము కాబట్టి రికర్సివ్ కాల్ ఇక్కడ వివరించబడింది అర్రేలో m ఎలిమెంట్లు ఉంటే అప్పుడు రికర్సివ్ కాల్ అర్రే mపై ఎంపిక చేయబడుతుంది మనకు తెలిసిన మీడియన్ ఎలిమెంట్ ఫ్లోర్ m1 2 అవుతుంది తిరిగిరిటర్న్ వచ్చిన విలువ x అని అనుకుందాం ఇప్పుడు మనం అర్రే A ని x ఎలిమెంట్ చుట్టూ 2 భాగాలుగా విభజిస్తాం దీన్ని ఎలా చేయాలో చూద్దాం కానీ దానికంటే ముందు ఈ విభజన ఎంత మంచిదో కూడా విశ్లేషిద్దాం మనం విశ్లేషించే మంచి విభజన అంటే ఏమిటి ఈ విభజన యొక్క ఏ లక్షణాలు ఉన్నాయి ఇవి ith ర్యాంక్ చేయబడిన ఎలిమెంట్ ను కనుగొనడానికి లీనియర్ టైమ్ అల్గారిథమ్ను అందించగలవు కాబట్టి ఈ విభజన ఎంత మంచిదో చూద్దాం మరియు కొన్ని పరిశీలనలు చేద్దాం A అర్రేలో x కంటే ఎన్ని ఎలిమెంట్లు ఎక్కువ అని అడుగుదాం x అనేది M అర్రే నుండి వచ్చింది మరియు వాస్తవానికి ఇది M అర్రే యొక్క మీడియన్ ఎలిమెంట్ అని గుర్తుంచుకోండి M లో n బై 5 ఎలిమెంట్లను కలిగి ఉంటుంది కాబట్టి x లో దాని కంటే n10 ఎలిమెంట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది అంటే M అర్రేలోని సగం ఎలిమెంట్లు x కంటే పెద్దవి x అనేది అర్రే M లో మీడియన్ ఎలిమెంట్ M లోని ప్రతి ఎలిమెంట్ ఆ n 5 సమూహాల లో మీడియన్ ఎలిమెంట్ అని కూడా గుర్తుచేసుకుందాం మరియు 3 ఎలిమెంట్లు అర్రే Aలో కనీసం M యొక్క ప్రతి ఎలిమెంట్ కంటే పెద్దవిగా ఉంటాయి నేను దీన్ని మళ్లీ చెప్తున్నాను M అర్రేలోని ప్రతి ఎలిమెంట్ కోసం అర్రే Aలో ఖచ్చితంగా 3 అంశాలు ఉంటాయి అవి కనీసం నిర్దిష్ట ఎలిమెంట్ కంటే పెద్దది కాబట్టి కనీసం 3 n 10 ఎలిమెంట్లు Aలో x కంటే కనీసం పెద్దవిగా ఉంటాయి కనీసం సగం సమూహాలు x కంటే చిన్నవి లేదా సమానమైన 3 ఎలిమెంట్లను కలిగి ఉంటాయి ఇది 2 ఎలిమెంట్లను కలిగి ఉన్న xని కలిగి ఉన్న సమూహం మరియు 1 ఎలిమెంట్ ను మాత్రమే కలిగి ఉండే చివరి సమూహం మినహాయించబడుతుంది కాబట్టి x మరియు A కంటే తక్కువగా ఉండే ఎలిమెంట్ల సంఖ్య కనీసం 3 n 10 6 ఈ విభజన ఎంత మంచిదో ఈ చర్చను పూర్తి చేద్దాం సమరూప ఆర్గ్యుమెంట్ ఉపయోగించి A లో x వద్ద ఉన్న విలువల సంఖ్య కూడా కనీసం 3 n 10 6 అవుతుంది ఈ ఆర్గ్యుమెంట్ యొక్క పర్యవసానంగా 2 అర్రేలు A1 నుండి Ar మరియు Ar 1 నుండి An వరకు విభజన దశ తర్వాత గరిష్టంగా 7 నుండి 7 n 10 6 పరిమాణాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే అర్రే మొత్తం n ఎలిమెంట్లను కలిగి ఉంటుంది మరియు అందువల్ల 2 అర్రేలలోని 2 ఎలిమెంట్ల సంఖ్య A1 నుండి Ar వరకు మరియు Arn నుండి An వరకు 7 n బై 10 ప్లస్ 6 ఉంటుంది కాబట్టి ఈ రెండు అర్రేలలో ఒకదానిపై రికర్సివ్ సెలెక్ట్ కాల్ చేయడం ద్వారా మనకు ఇక్కడ రన్నింగ్ టైమ్ లభిస్తుంది ఇది T ఇచ్చిన అర్రే Aలోని ith ర్యాంక్ ఎలిమెంట్ ను కనుగొనడానికి పట్టే సమయం T T n 5 ఇది అర్రే Mలో మీడియన్ ఎలిమెంట్ ను కనుగొనడానికి పట్టే సమయం రికర్సివ్ ఉప సమస్యలను పరిష్కరించడానికి పట్టే సమయంT 7n 10 6 విభజనను సృష్టించడానికి పట్టే సమయం ఇది కూడా సరళ సమయ విధానం చివరగా అర్రేలో ఒకే ఎలిమెంట్ ఉంటే ith ర్యాంక్ చేయబడిన ఎలిమెంట్ ను కనుగొనడం చాలా సులభం కాబట్టి ఇది కేవలం ఉంది కాబట్టి T 1గా తీసుకోబడుతుంది ఈ రికర్షన్ కోసం T n యొక్క క్రమాన్ని చూడటం సులభం మనము ఇక్కడ రికర్షన్ ను మూల్యాంకనం చేయము కానీ ఇది n క్రమం వరకు మూల్యాంకనం చేసే రికర్షన్ అల్గోరిథం యొక్క మిగిలిన దశలు ఏమిటి మనము దీన్ని చేయడానికి ఎలిమెంట్ x చుట్టూ ఇన్పుట్ అర్రేని విభజించాము ఈ క్రింది దశలను చేయాలి మనము అర్రే Aలో x యొక్క స్థానాన్ని గుర్తిస్తాము ఇది ఎలిమెంట్ ను స్కాన్ చేయడం ద్వారా అర్రే A కోసం ఎలిమెంట్ x ను స్కాన్ చేయడం ద్వారా n సమయ క్రమంలో చేయవచ్చు ఆపై మనము విభజన ప్రక్రియను లీనియర్ టైమ్ విభజన విధానాన్ని నిర్వహిస్తాము ఇది సూచిక rని గుర్తిస్తుంది అంటే Ar లో x మరియు ఎలిమెంట్లు 1 నుండి r 1 ను కలిగి ఉంటుంది 1 నుండి r 1 వరకు ఉన్న ఎలిమెంట్లు x కంటే చిన్నవి మరియు r 1 నుండి n వరకు సూచికల గల ఎలిమెంట్లు x కంటే ఎక్కువగా ఉంటాయి సరిగ్గా ఇదే మనకు కావాలి విభజన యొక్క దిగువ భాగంలో r 1 ఎలిమెంట్లు మరియు విభజన యొక్క అధిక వైపు n r ఎలిమెంట్లు ఉన్నాయి ఇప్పుడు అల్గోరిథం దాదాపు పూర్తయింది i k కి సమానం అయితే మనం x విలువను తిరిగి అందిస్తాము లేకుంటే మనము రికర్సివ్గా ఎంపికను ఉపయోగిస్తాము మరియు రికర్సివ్ కాల్లు ఈ క్రింది విధంగా చేయబడతాయి i అనేది r కంటే చిన్నది అయితే తక్కువ వైపున మనము ith చిన్న ఎలిమెంట్ ను కనుగొంటాము మరియు i అనేది r కంటే ఎక్కువగా ఉంటే i r చిన్న ఎలిమెంట్లను అధిక వైపు కలిగి ఉంటాము ఈ అల్గోరిథంకి ఉదాహరణను చూద్దాం ఇవ్వబడిన 28 ఎలిమెంట్ల అర్రేలో మనము పదకొండవ ర్యాంక్ ఎలిమెంట్ ను కనుగొనాలనుకుంటున్నాము మొదటి దశలో మనము అర్రేని 5 ఎలిమెంట్ల తో కూడిన 5 సమూహాలుగా విభజిస్తాము ఒక్కొక్కటి 25 ఎలిమెంట్ల కోసం లెక్కించబడుతుంది మరియు 1 సమూహం చివరి సమూహం 3 ఎలిమెంట్లను కలిగి ఉంటుంది మనము ఆ సమూహాలను సార్ట్ చేసాము మరియు 6 సమూహాలలో మీడియన్ ఎలిమెంట్ ను కనుగొంటాము మరియు మీడియన్ ఎలిమెంట్లు ఎరుపు రంగులో గుర్తించబడతాయి పరిమాణం 5 సమూహాలలో మీడియన్ ఎలిమెంట్ మూడవ ఎలిమెంట్ మరియు చివరి సమూహంలో మీడియన్ ఎలిమెంట్ రెండవ ఎలిమెంట్ అని గమనించండి మూడవ దశలో మనము మీడియన్లకి మీడియన్ని కనుగొంటాము మరియు ఇది మన అర్రే A ఇది మన అర్రే M మరియు 6 ఎలిమెంట్లు ఉన్నాయని మరియు మీడియన్ ఎలిమెంట్ 17 అని చూడవచ్చు మనము అర్రేని 17 వద్ద విభజిస్తాము మొదటి భాగంలో అన్ని ఎలిమెంట్ లు 17 కంటే చిన్నవి గా ఉంటాయి మరియు 17 అనేది పదకొండవ ర్యాంక్ ఎలిమెంట్ మరియు అల్గోరిథం మనకి పదకొండవ ర్యాంక్ గల ఎలిమెంట్ని 17 గా తిరిగి ఇస్తుంది ఉదాహరణకు మనం 6వ అతిచిన్న ఎలిమెంట్ ను కనుగొనాలనుకుంటే మొదటి భాగంలో 17 కంటే చిన్నవిగా ఉన్న విలువలతో కూడిన భాగంలో మనం రికర్సివ్ గా శోధనను చేయాలి అలాగే మనం ర్యాంక్ 15 గల ఎలిమెంట్ ను కనుగొనాలనుకుంటే అప్పుడు మనం రెండవ విభజనలో ర్యాంక్ 4 గల ఎలిమెంట్ ను కనుగొనవలసి ఉంటుంది ఇంతటితో ఇచ్చిన అర్రే Aలో అత్యంత చిన్న ఎలిమెంట్ ను కనుగొనడానికి అల్గారిథమ్ వివరణను పూర్తి చేశాము